మిత్రులారా అందరికీ నమస్కారం రిఫ్రిజిరేషన్ సైకిల్స్పై రెండవ ఉపన్యాసానికి పునః స్వాగతం ఇప్పుడు నిన్నటి ఉపన్యాసంలో శీతలీకరణ మరియు రిఫ్రిజిరేషన్ యొక్క ఆవశ్యకత గురించి కూడా పరిచయం చేసాము ఇక్కడ రిఫ్రిజిరేషన్ యొక్క లక్ష్యం ఏమిటంటే తక్షణ పరిసరాల కంటే స్థలం యొక్క ఉష్ణోగ్రతను తగ్గించడమే కాకుండా ఆ తక్కువ టెంపరేచర్ ను నిర్వహించడం కూడా అని మనం తెలుసుకున్నాము మరియు తక్కువ టెంపరేచర్ జోన్ను ఉత్పత్తి చేయడం చాలా కష్టం కానప్పటికీ ఆ తక్కువ టెంపరేచర్ ను నిర్వహించడం చాలా కష్టం ఎందుకంటే సహజంగా వేడి ఎల్లప్పుడూ అధిక టెంపరేచర్ నుండి తక్కువ టెంపరేచర్ కు ప్రవహిస్తుంది మరియు అందువల్ల తక్కువ టెంపరేచర్ స్పేస్ నుండి మనం నిరంతరం హీట్ ని వెలికితీసి చుట్టుపక్కలకి తిరిగి అందించాలి ఆ ప్రయోజనం కోసం రివర్స్ హీట్ ఇంజిన్ భావనకు దారితీసే థర్మోడైనమిక్స్ యొక్క రెండవ నియమం ప్రకారం మనకు కొంత పని ఇన్పుట్ అవసరం ఇది రిఫ్రిజిరేషన్ లేదా హీట్ పంప్ సైకిల్స్ కూడా పనిచేస్తాయి నిన్న మనం రిఫ్రిజిరేషన్ యొక్క అప్లికేషన్లు తక్కువ టెంపరేచర్ జోన్ను ఉత్పత్తి చేసే వివిధ మార్గాల గురించి కూడా చర్చించాము మరియు వీటిలో దశ మార్పు ప్రక్రియల అప్లికేషన్ అత్యంత సాధారణమైనదిగా గుర్తించబడింది నిజానికి మనం చర్చించిన ఇతర ప్రక్రియ లు కొంత వరకు ఆచరణాత్మకంగా ఉన్నాయి కానీ ఫేజ్ చేంజ్ ప్రాసెస్ యొక్క అప్లికేషన్ బహుశా రిఫ్రిజిరేషన్ ను స్థాపించడానికి అత్యంత సాధారణ మార్గం నిజానికి మనం ఉపయోగించకూడదు ఎందుకంటే 90 కేసుల్లో మనం వ్యవహరిస్తున్న లేదా మనం ఎదుర్కొంటున్న రిఫ్రిజిరేషన్ వ్యవస్థలు కొన్ని రకాల ఫేజ్ చేంజ్ ప్రాసెస్ పై ఆధారపడి ఉన్నాయని మనం కనుగొన్నాము ఇక్కడ ఎక్కువగా ఉపయోగించేది వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సైకిల్ ఇక్కడ ఉంచబడినది ఇక్కడ కంప్రెసర్ని ఉపయోగించి కంప్రెస్ చేయడానికి మనం ఆవిరిని ఉపయోగిస్తాము మరియు ఇది రెండు పీడన స్థాయిల మధ్య పనిచేస్తుంది ఒకటి ఎవాపోరేటర్ ప్రెజర్ మరియు మరొకటి కండెన్సర్ ప్రెజర్ అక్కడ అత్యంత ఆదర్శవంతమైన చక్రం రివర్స్ కార్నోట్ సైకిల్ ఇది సంప్రదాయ కార్నాట్ సైకిల్ కి వ్యతిరేకం ఇక్కడ దిశలు కేవలం వ్యతిరేకం అయ్యాయి అన్ని హీట్ మరియు వర్క్ ట్రాన్స్ఫర్ యొక్క డైరెక్షన్స్ మరియు మనం ఇప్పుడే రివర్స్ చేసిన ప్రతి ప్రాసెస్ ల డైరెక్షన్ రివర్స్ లో ఉంటాయి దీని ప్రకారం ఇది తక్కువ టెంపరేచర్ జోన్ నుండి హీట్ ని సేకరించగలదు మనం ఇక్కడ మాట్లాడుతున్న అతి తక్కువ టెంపరేచర్ ను ఎవాపోరేటర్ టెంపరేచర్ TE అని చెప్పుకుందాం హై టెంపరేచర్ కండెన్సర్ టెంపరేచర్ TC కాబట్టి ఆ కండెన్సర్ నుండి రిఫ్రిజెరెంట్లు తక్కువ టెంపరేచర్ స్పేస్ నుండి మొత్తం ఎనర్జీ QE ని సంగ్రహించగలవు కండెన్సర్లో రిఫ్రిజెరెంట్లు QC మొత్తాన్ని చుట్టుపక్కల మరియు కంప్రెసర్ మధ్య జమ చేస్తాయి ఇది కుదింపు ప్రాసెస్ ఇక్కడ కంప్రెసర్ యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే రిఫ్రిజిరెన్ట్ యొక్క ప్రెజర్ లెవెల్ ని ఎవాపోరేటర్ ప్రెజర్ లెవెల్ నుండి కండెన్సర్ ప్రెజర్ లెవెల్ కి మార్చడం అంటే ఎవాపోరేటర్ ప్రెజర్ కి సంబంధించిన సంతృప్త టెంపరేచర్ Psat లేదా మనం మరో విధంగా TE అని వ్రాయాలి ఇది మన ఎవాపోరేటర్ ప్రెజర్ కి సంబంధించిన సాచురేటెడ్ టెంపరేచర్ అనేది లక్ష్య టెంపరేచర్ కంటే తక్కువగా ఉండాలి అదేవిధంగా TC కండెన్సర్ టెంపరేచర్ ఇది కండెన్సర్ ప్రెజర్ కి సంబంధించిన సాచురేటెడ్ ప్రెజర్ పరిసర టెంపరేచర్ కంటే ఎక్కువగా ఉండాలి కాబట్టి కంప్రెసర్ యొక్క ఉద్దేశ్యం ఈ రెండు ప్రెజర్ లెవెల్ ల మధ్య పనిచేయడం లేదా ఈ PE మరియు PC మధ్య వ్యత్యాసం యొక్క ప్రెజర్ లెవెల్ ని తగిన విధంగా మార్చడం ఇప్పుడు రివర్స్ కార్నోట్ సైకిల్ అత్యంత ఐడియల్ రివర్స్ హీట్ ఇంజిన్ అయితే ఈ సాధ్యమైన COP యొక్క అత్యుత్తమ పనితీరును అందించగలము కానీ ఆచరణాత్మకంగా దానితో అనేక సమస్యలు ఉన్నాయి మనం దీని కోసం COPని వ్రాస్తే రివర్స్ కార్నోట్ సైకిల్ కోసం COP దీనికి సమానం అని మనం నిన్ననే గ్రహించాము coprev carnot cycle TETC TE అయినప్పటికీ రివర్స్ కార్నోట్ సైకిల్ యొక్క ఆచరణాత్మక అప్లికేషన్తో సమస్య రెండు ఐసెంట్రోపిక్ ప్రాసెస్ లతో ఉంటుంది రెండు ఉష్ణ బదిలీ ప్రాసెస్ లు ఐసోథర్మల్ అయితే అవి ఐసోబారిక్ స్వభావం కలిగి ఉంటాయి ఎందుకంటే రెండూ ఫేజ్ చేంజ్ జోన్లో జరుగుతున్నాయి మరియు వాటిని సాధించడం చాలా కష్టం కాదు కానీ సాచురేటెడ్ మిశ్రమం నుండి ఈ కంప్రెషన్ ప్రక్రియ ను ప్రారంభించడం చాలా కష్టం అలాగే విస్తరణ ప్రాసెస్ ను కలిగి ఉండటం చాలా కష్టం మనం సాచురేటెడ్ ద్రవంతో ప్రారంభించి చాలా తక్కువ నాణ్యత మిక్శ్చర్ కి నిరంతరం విస్తరిస్తే ఏ వర్క్ జరగదు ఆ సమస్యను నిర్మూలించడానికి ప్రత్యేకించి విస్తరణ యొక్క కంప్రెసర్ వైపు తరచుగా ఈ ఎవాపొరేషన్ ప్రాసెస్ సాచురేటెడ్ వేపర్ రేఖ వరకు కొనసాగడానికి అనుమతించబడుతుంది పాయింట్ 2 చెప్పుకుందాం అక్కడ నుండి మనం టెంపరేచర్ లెవెల్ వరకు కంప్రెషన్ ప్రక్రియ TC కు వెళ్తాము ఇది ఈ పాయింట్ 3 ఇప్పుడు 1 నుండి 2 వరకు ఎవాపొరేషన్ ప్రక్రియ ను కలిగి ఉండి ఆపై 2 నుండి 3 వరకు కంప్రెషన్ మళ్లీ చాలా సమస్యాత్మకం కాదు మనం వాటిని సులభంగా పొందవచ్చు అయినప్పటికీ కండెన్సేషన్ ప్రాసెస్ లో సమస్య ఏర్పడుతుంది ఎందుకంటే మనం ఈ 3 నుండి ఈ పాయింట్ 4 వైపుకు వెళ్లాలనుకుంటే ఈ 3 నుండి 3 వరకు ఈ భాగం అత్యంత సమస్యాత్మకమైనది ఎందుకంటే ఇక్కడ మనం ఐసోథర్మల్ హీట్ ట్రాన్ఫర్ ని కలిగి ఉండటానికి ప్రయత్నిస్తున్నాము అయితే మనం నిరంతరం అధిక ప్రెజర్ జోన్కు కదులుతున్నాము కాబట్టి ప్రాథమికంగా మనం కంప్రెసర్ను రూపొందించాలి ఇది ఐసోథర్మల్ హీట్ ఎక్స్ఛేంజర్గా కూడా పనిచేయాలి కానీ ఆచరణాత్మకంగా ఇది సాధ్యం కాదు ఆ ప్రయోజనం కోసం మనం ప్రామాణిక సాచురేటెడ్ సింగిల్ స్టేజ్ సైకిల్ లేదా SSS సైకిల్గా మార్చిన ఈ సైకిల్కి వెళ్తాము మనం చర్చించినట్లుగా ఈ సైకిల్ ని మునుపటి దానితో పోల్చినట్లయితే ఎవాపొరేషన్ ప్రక్రియ సాచురేటెడ్ వేపర్ స్థితి వరకు కొనసాగుతుంది అప్పుడు మనకు ఇక్కడ ఒక అదనపు భాగం ఉంది రివర్స్ కార్నోట్ సైకిల్తో పోలిస్తే ఈ SSS సైకిల్లో మనం కలిగి ఉన్న రెండు మార్పులను మనం సంగ్రహంగా చెప్పుకుందాం ఒకటి ఇక్కడ ఆచరణాత్మక ట్రాన్ఫర్ ప్రక్రియలు ఐసోథర్మల్ గా కాకుండా ట్రాన్ఫర్ ప్రక్రియలు ఐసోబారిక్ గా ఉంటాయి కాబట్టి ఎవాపొరేషన్ మరియు సంగ్రహణ ప్రక్రియలు సహజంగా ఐసోబారిక్గా ఉంటాయి మరియు అందువల్ల కంప్రెషన్ సమయంలో చివరి టెంపరేచర్ ఈ T2 TC కాదు ఇది TC కంటే ఎక్కువగా ఉంటుంది ఇక్కడ TC ఈ నిర్దిష్ట టెంపరేచర్ ను సూచిస్తుంది ఇది మన TE అయిన రివర్స్ కార్నోట్ సైకిల్కు ఉపయోగించే సంజ్ఞామానానికి అనుగుణంగా ఉంటుంది అత్యల్ప టెంపరేచర్ TE అయినప్పటికీ అత్యధిక టెంపరేచర్ TC కంటే ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఈ T2 ఎంపిక T2 ఈ TCకి సంబంధించిన సాచురేటెడ్ టెంపరేచర్ గా మారుతుంది బదులుగా సంబంధిత సాచురేటెడ్ టెంపరేచర్ గా ఉంటుంది ఇక్కడ మనం నొటేషన్ కి కి తిరిగి వెళ్తున్నాము T2 Tsat ఎందుకంటే ఇక్కడ ఇక్కడ కార్నోట్ సైకిల్ నొటేషన్ ని ఈ ప్రత్యేక నొటేషన్ ని పోల్చినట్లయితే మన మొత్తం ప్రక్రియ సాచురేటెడ్ డోమ్ లో పరిమితం చేయబడినది అని వ్రాసాము కానీ ఒకసారి మనం దీనిని సాచురేటెడ్ డోమ్ వెలుపల పరిమితం చేస్తే ఈ T3 అనేది TC కంటే ఎక్కువ లేదా PC కి సంబంధించిన Tsat కంటే ఎక్కువ అని మనం చెప్పాలి ఎందుకంటే ఫైనల్ ప్రెజర్ లేదా T3కి సంబంధించిన సాచురేటెడ్ ప్రెజర్ PC కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి నిరంతరంగా హై ప్రెజర్ జోన్ వైపు మనం వెళ్లాలి మొత్తం ఆచరణాత్మక ట్రాన్ఫర్ ప్రక్రియ స్థిరమైన ప్రెజర్ తో జరుగుతున్నందున ఇక్కడ ఈ సమస్య లేదు మనం చేసిన రెండవ మార్పు వాల్వ్ థ్రోట్లింగ్ పరికరం ద్వారా భర్తీ చేయబడిన టర్బైన్లు మన వద్ద లేవు కాబట్టి 3 నుండి 4 ప్రాసెస్ కు ముందు మనకు ఎలాంటి వర్క్ అవుట్పుట్ ఉండదు ఇది థ్రోట్లింగ్ ప్రాసెస్ కండెన్సేషన్ ప్రక్రియ గురించి మనం మొదట మాట్లాడాము కండెన్సేషన్ ప్రక్రియ లో ఈ అదనపు హీట్ ని తిరస్కరించాలి కాబట్టి ప్రాక్టికల్ లాస్ యొక్క మొత్తం కండెన్సేషన్ పరిమాణంలో పెరుగుదల ఉంది అయితే ఎవాపొరేషన్ ప్రక్రియ లో థ్రోట్లింగ్ ఉండటం వల్ల ఇది మొత్తం హీట్ ట్రాన్ఫర్ తగ్గుతుంది కాబట్టి మన QE లో తగ్గింపు ఉంది మరియు మనం ఈ ప్రాంతాన్నిఅని A2 పిలుస్తే మరియు ఈ ప్రాంతాన్ని A1 అని పిలిస్తే మునుపటి ఉపన్యాసంలో ఉపయోగించిన మన నొటేషన్ కి అనుగుణంగా ఉండాలి ఈ సైకిల్ కి η ఇలా నిర్వచించబడిందని మనం చూసి ఉండవచ్చు ηcycle copSSScopcarnot అది కనుగొనబడింది ηcycle 1 A1QE Carnot 1 A1A2Wnet incarnot కాబట్టి A1 మరియు A2లో ఏదైనా పెరుగుదల సైకిల్ యొక్క సామర్థ్యాన్ని తగ్గిస్తుంది మరియు తదనుగుణంగా ఈ SSS సైకిల్ కోసం COP ఎల్లప్పుడూ కార్నోట్ సైకిల్ కోసం COP కంటే తక్కువగా ఉంటుంది కానీ ఇప్పటికీ ఇది ఆచరణాత్మకంగా చాలా సందర్భోచితమైనది లేదా మరింత సాధ్యమే ఎందుకంటే హీట్ ట్రాన్ఫర్ సమయంలో మనం ఎటువంటి కంప్రెషన్ తో వ్యవహరించాల్సిన అవసరం లేదు ఇక్కడ హీట్ ట్రాన్ఫర్ రెండూ డోమ్ ప్రెజర్ ల వద్ద జరుగుతున్నాయి అలాగే మనం ఆ సమస్యాత్మక టర్బైన్ విస్తరణతో వ్యవహరించాల్సిన అవసరం లేదు దీనికి బదులుగా మనం దానిని థ్రోట్లింగ్ వాల్వ్తో భర్తీ చేస్తున్నాము వాస్తవానికి సంభావిత రివర్స్ కార్నోట్ సైకిల్ నుండి మనం పొందగలిగే ఆ టర్బైన్ వర్క్ అవుట్పుట్ అనేది పొందడంలేదు మీకు చేయబోతోంది అయితే ఇది ఆచరణాత్మకంగా చాలా మన్నికైనది కాబట్టి మనం ఆచరణాత్మక ఆపరేషన్స్ కోసం స్టాండర్డ్ సాచురేటెడ్ సింగిల్ స్టేజ్ సైకిల్ని ఉపయోగిస్తాము వాస్తవానికి దీని ఉపయోగం చాలా సాధారణం చాలా తరచుగా ఇది వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సైకిల్గా మాత్రమే సూచించబడుతుంది కాబట్టి Ts మరియు Ph రేఖాచిత్రం లు రెండూ ఇక్కడ చూపబడ్డాయి థ్రోట్లింగ్ ప్రాసెస్ డోమ్ ఎంథాల్పీ ప్రాసెస్ కాబట్టి ఈ సైకిల్ వాస్తవానికి రెండు డోమ్ ప్రెజర్ లను మరియు ఒక డోమ్ ఎంథాల్పీ ప్రాసెస్ ను కలిగి ఉంటుంది అందువల్ల ఈ దీన్ని Ph డయాగ్రమ్ లో సూచించడం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది మనం దీన్ని సైద్ధాంతికంగా విశ్లేషించాలనుకుంటే మనం పరిశీలిస్తున్న అంచనాలు ఇవి ఇక్కడ ఎవాపోరేటర్ కంప్రెసర్ కండెన్సర్ మరియు థ్రోట్లింగ్ వాల్వ్ అనే నాలుగు భాగాలు ఉన్నాయి మనం అవన్నీ స్టడీ స్టేట్ స్టడీ ఫ్లో పరికరాలు అని ఊహిస్తున్నాము అప్పుడు పైప్లైన్ల నుండి ప్రెజర్ తగ్గదు మరియు పైప్లైన్ల నుండి హీట్ లీకేజీ ఉండదు ఎందుకంటే ఈ భాగాలన్నీ పైప్లైన్ ద్వారా అనుసంధానించబడతాయి కాబట్టి పైప్లైన్ల నుండి ఎలాంటి ప్రెజర్ తగ్గడం మరియు హీట్ లీకేజీని మనం విస్మరిస్తున్నాము అలాగే మనం ఇక్కడ కంప్రెషన్ ప్రక్రియ రెండింటినీ ఐసెంట్రోపిక్గా భావించాలి మరియు రిఫ్రిజెరెంట్ ఆ ఎవాపోరేటర్ మరియు కండెన్సర్ గుండా వెళుతున్నప్పుడు సంభవించే ఎలాంటి ప్రెజర్ తగ్గింపును మనం విస్మరిస్తున్నాము హీట్ జోడింపు మరియు ప్రాక్టికల్ తిరస్కరణ ఐసోబారిక్ మరియు వాటి సమయంలో ప్రెజర్ తగ్గదు మరియు మనం కైనెటిక్ మరియు పొటెన్షియల్ ఎనర్జీ లలో ఏవైనా మార్పులను విస్మరిస్తుస్తున్నాము మనం ఇప్పుడు థర్మోడైనమిక్స్ కోసం ఈ నిర్దిష్ట పరిస్థితిని విశ్లేషించడానికి ప్రయత్నిస్తే ఎలాంటి స్టడీ స్టేట్ స్టడీ ఫ్లో ప్రక్రియ ఉంటాయిమనం ఒక ఇన్లెట్ ఒకే అవుట్లెట్ పరికరం కొరకు థర్మోడైనమిక్స్ యొక్క మొదటి లా వర్తింప చేస్తే Q̇ − Ẇ ṁhe12Ce2 gze hi12Ci2 gzi i ఇన్లెట్ స్టేట్ ని సూచిస్తుంది మరియు మనం కైనెటిక్ మరియు పొటెన్షియల్ ఎనర్జీ మార్పులను అతి తక్కువగా భావిస్తాము కాబట్టి ఇది Q̇ − Ẇ ṁ అవుతుంది లేదా q w ṁ కాబట్టి ఇప్పుడు మనం ప్రతి భాగాన్ని విడిగా విశ్లేషించడానికి ప్రయత్నిద్దాం మొదటది ఎవాపోరేటర్ మనం ఎవాపోరేటర్ విషయంలో 4 నుండి 1 ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నాము ఇక్కడ ఇది ఐసోబారిక్ మరియు హీట్ ట్రాన్ఫర్ జరుగుతోంది కానీ ప్రాసెస్ సమయంలో ప్రెజర్ మారదు మరియు ఇది స్టడీ ఫ్లో ప్రాసెస్ అయినందున స్టడీ ఫ్లో ప్రాసెస్ కోసం w ని ఇలా వ్రాయవచ్చని మీరు గుర్తుంచుకోవాలని ఆశిస్తున్నాము w 12vdp ప్రెజర్ మారదు మరియు ప్రెజర్ మార్పు లేనందున ఇది ఈ సందర్భం లో సున్నాకి సమానంగా ఉంటుంది కాబట్టి దీనిని ఇలా వ్రాయవచ్చు Q̇̇E ṁ Q డాట్ E అనేది సిస్టమ్కు జోడించబడిన హీట్ మొత్తం కాబట్టి ఇది సానుకూలంగా ఉంటుంది Q̇̇Eṁ ఈ విషయాన్ని స్పెసిఫిక్ రిఫ్రిజిరేషన్ ప్రభావం అంటారు Q డాట్ E అనేది రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ ఎందుకంటే మనం రిఫ్రిజిరేషన్ సైకిల్ గురించి మాట్లాడుతున్నాము ఇక్కడ సంగ్రహించిన హీట్ మొత్తం ఆబ్జెక్టివ్ కాబట్టి Q డాట్ E అనేది మన ఆబ్జెక్టివ్ మరియు ఒకసారి మనం దానిని మాస్ ఫ్లో రేటుతో భాగిస్తే స్పెసిఫిక్ రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ ని పొందుతాము ఇప్పుడు మనం దానిని కంప్రెసర్కి తరలిస్తే కంప్రెసర్ లో ప్రాసెస్ 1 నుండి 2 వరకు ఉంటే మనం దీనిని ఐసెంట్రోపిక్ అని ఊహిస్తున్నాము కాబట్టి మనకు వర్క్ ఇవ్వబడకుండా హీట్ ట్రాన్ఫర్ జరగదు కాబట్టి Win WC కి సమానం ఆ సందర్భంలో ẆC ṁ ఇక్కడ W dot C అనేది సిస్టమ్కు ఇచ్చిన వర్క్ ఇన్పుట్ ఇది సిస్టమ్పై జరుగుతున్న వర్క్ నెగెటివ్ గా ఉంటుంది అంటే ẆC ṁ మరియు ఏదైనా హీట్ ట్రాన్ఫర్ జరుగుతున్నట్లయితే మనం దీన్ని కూడా జోడించాలి కానీ మనం దీనిని ఐసెంట్రోపిక్గా భావించి ఈ కంప్రెషన్ వర్క్ ని ఇలా ఇస్తాము ṁ మీరు మునుపటి స్లయిడ్ నుండిపదాలను మళ్లీ వ్రాస్తే అలా వచ్చింది Q̇̇E ṁ మరియు ẆC ṁ ఇప్పుడు మనకు కండెన్సర్ ఉంది కండెన్సర్లో మనకు 2 నుండి 3 ప్రాసెస్ లు ఉన్నాయి కాబట్టి ఇది మళ్లీ ఐసోబారిక్ కాబట్టి వర్క్ ట్రాన్ఫర్ లేదు కానీ ప్రాక్టికల్ ట్రాన్ఫర్ ఉంది కాబట్టి ఈ హీట్ ని సిస్టమ్ తిరస్కరించింది కాబట్టి ఇది నెగెటివ్ గా ఉంటుంది మరియు దీనికి సమానంగా ఉంటుంది Q̇̇C ṁ తద్వారా Q̇̇C ṁ చివరగా మనం ప్రక్రియ 3 నుండి 4 వరకు ఉన్న థ్రోట్లింగ్ పరికరంలో మనం థ్రోట్లింగ్ ప్రక్రియ గురించి మాట్లాడుతున్నామని తెలుసు హీట్ ట్రాన్ఫర్ లేదు వర్క్ ట్రాన్స్ఫర్ లేదు కాబట్టి థ్రోట్లింగ్ అనేది ఒక ఐసెంటాల్పిక్ ప్రక్రియ అని మనకు తెలుసు మనం నేరుగా వ్రాయవచ్చు h3 h4 దీనితో మనం సిస్టమ్ పనితీరును దాని COP పరంగా అంచనా వేయాలి కాబట్టి Ẇinnet ẆC ẆT ఈ సందర్భంలో టర్బైన్ లేనందున అది ఇలా అవుతుంది Ẇinnet ẆC ẆT ṁ అప్పుడు మన COP మనకు కావలసిన అవుట్పుట్ అవుతుంది cop Q̇̇EẆinnet ఇది ఇప్పుడు అవుతుంది ఇక్కడ ఈ న్యూమరేటర్ లో వ్రాసినది స్పెసిఫిక్ రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ మరియు ఈ హారం దీనిని తరచుగా స్పెసిఫిక్ కంప్రెషన్ వర్క్ గా పిలుస్తారు అనగా మనం యూనిట్ మాస్ ఫ్లో రేట్ కొరకు సరఫరా చేయాల్సిన మొత్తం కంప్రెసర్ వర్క్ కాబట్టి ఈ మూడు పాయింట్లు 1 2 మరియు 4 యొక్క ఎంథాల్పీ యొక్క జ్ఞానం నుండి మనం COP విలువను గుర్తించగలుగుతాము మనం హీట్ ట్రాన్ఫర్ లో దేనినైనా లెక్కించాలనుకుంటే ఈ ఎంథాల్పీల నాన్లెడ్జ్ కోసం తెలిసిన వాటిని కూడా వర్క్ ట్రాన్ఫర్ చేస్తాము కొన్నిసార్లు మనం దీనిని రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ ని Q డాట్ E అని వ్రాస్తాము మనం దీన్ని పునరావృతం చేస్తే Q̇̇E ṁ ṁ అనేది స్టడీ స్టేట్ స్టడీ ఫ్లో ఆపరేషన్ సమయంలో అన్ని స్టేట్ పాయింట్ల వద్ద కాన్స్టాంట్ గా ఉండే మాస్ ఫ్లో రేటు మరియు ఇది కూడా కావచ్చు మాస్ ఫ్లో రేటు కాబట్టి మనం దీనిని ఇలా కూడా వ్రాయవచ్చు Q̇̇E ṁ V1v1 V1h1 h4v1 ఇప్పుడు ఈ బ్రాకెట్ లో ఉన్న దానిని కొన్నిసార్లు వాల్యూమ్ రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ అని పిలుస్తారు కాబట్టి రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ ని కిలోవాట్ పరంగా వ్రాస్తున్నాము ఇది యూనిట్కు కిలోవాట్ లేదా యూనిట్ స్పెసిఫిక్ వాల్యూమ్కు రిఫ్రిజిరేషన్ అని తెలుపబడింది ఇప్పుడు ఈ SSS సైకిల్ పనితీరును అంచనా వేయడానికి రెండు ఫైనల్ టెంపరేచర్ ల ఎఫెక్ట్ ని తనిఖీ చేద్దాం TC మరియు TE కాబట్టి ముందుగా కాన్స్టెంట్ TC కోసం ఎవాపొరేషన్ టెంపరేచర్ ను తనిఖీ చేద్దాం మునుపటి స్లయిడ్ నుండి సంబంధిత పనితీరు పరామితిని మరియు COPని ఎలా లెక్కించాలో మనం చూశాము ఇప్పుడు TE యొక్క ఎఫెక్ట్ ని తనిఖీ చేద్దాం కాబట్టి మనం TC మరియు TE యొక్క పర్టికులర్ కలయిక కోసం Ph డయాగ్రమ్ ని రూపొందించాము ఇది కాన్స్టెంట్ గా ఉండే TC విలువ అని మొదట చెప్పుకున్నాము ఇది TE కి సంబంధించి కేస్ 1 ఇప్పుడు మనం కేసు2 లో మరొక TE ని ఎంచుకుందాం TE2 ఈ TE2 అనేది TE1 కంటే తక్కువగా ఉంటుంది ఇప్పుడు మనం సైకిల్ను ప్లాట్ చేయాలనుకుంటే మనం ఏమి చేయాలి ఎవాపోరేటర్ టెంపరేచర్ TE2 ఉన్నప్పుడు అప్పుడు ఈ పాయింట్ 4 కొంత 4 నుండి ఈ బిందువుకు విస్తరించబడుతుంది ఆపై మన ఎవాపొరేషన్ ప్రక్రియ ఇక్కడ నుండి ప్రారంభమవుతుంది మరియు ఫైనల్ స్టేట్ ని 1గా ఇవ్వడానికి సాచురేటెడ్ వేపర్ లైన్ వరకు కొనసాగుతుంది ఆపై మనం ఫైనల్ ప్రెజర్ కంప్రెషన్ కి వెళ్లాలి కాబట్టి ఇది కాన్స్టెంట్ గా ఉన్నందున మనం దీన్ని విస్తరించాలి అసలే మనం ఈTC మరియు TE లను ఇలా రాసి ఉండకూడదు ప్రెజర్స్ దృష్ట్యా రాస్తే బాగుంటుంది ఇది PCకి సంబంధించిన సాచురేటెడ్ ప్రెజర్ లేదా మన TCకి అనుగుణంగా మనం దీన్ని Psat గా వ్రాయవచ్చు ఇది TE1కి సంబంధించిన Psat మరియు రెండవది తక్కువ టెంపరేచర్ అయిన TE2కి సంబంధించిన Psat ఇప్పుడు కంప్రెషన్ కోసం మనం TCకి సంబంధించిన Psatని ఎలాగైనా చూడాలి అదే ఫైనల్ ప్రెజర్ కాబట్టి మన కంప్రెషన్ లైన్ 2 యొక్క ఫైనల్ టెంపరేచర్ ను చేరుకోవడానికి కొంతవరకు ఇలా ఉండవచ్చు మరియు అక్కడ నుండి అదే స్టేట్ పాయింట్ 3 కి చేరుకోవడానికి కాన్స్టెంట్ ప్రెజర్ లైన్ వెంట కొనసాగుతుంది కాబట్టి స్టేట్ పాయింట్లలో మూడు మాత్రమే మారుతున్నాయి కండెన్సేషన్ చివరిలో పాయింట్ నెంబర్ 3గా ఉండే ఒక స్టేట్ పాయింట్ అలాగే ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు ఎఫెక్ట్ లను తనిఖీ చేస్తే రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ గురించి ఏమిటి ఈ Q డాట్ E పరంగా ఇవ్వబడిన మన రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ ఎంథాల్పీ మార్పు యొక్క పరిమాణాన్ని సరిపోల్చండి పాయింట్ 4 మరియు 4 అవి ఒకేలా ఉంటాయి ఎందుకంటే ఇది థ్రోట్లింగ్ ప్రాసెస్ గా నిర్వచించబడింది కానీ మనం 1ని 1తో పోల్చినట్లయితే ఖచ్చితంగా 1 ఎడమవైపుకి మారడాన్ని మనం చూడవచ్చు అంటే పాయింట్ 1 కంటే తక్కువగా ఉన్న ఎంథాల్పీ విలువ ఈ రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ T2 కి తగ్గుతుంది కంప్రెషన్ వర్క్ W dot C గురించి ఏమిటి ఇక్కడ మనం తక్కువ ప్రెజర్ లెవెల్ నుండి అధిక ప్రెజర్ లెవెల్ కి వెళ్తున్నాము ఎందుకంటే ఎవాపోరేటర్ ప్రెజర్ తగ్గింది అయితే ఫైనల్ ప్రెజర్ కండెన్సర్ ప్రెజర్ అలాగే ఉంటుంది కాబట్టి ఇది పెరుగుతుంది మరియు ఈ రెండింటి కలయిక COP ఇది తప్ప మరొకటి కాదు cop Q̇̇EẆC థ్రోట్లింగ్ సంబంధిత పరికరం కోసం ఇది తగ్గుతుంది మరియు ప్రాముఖ్యత యొక్క మరొక పరామితి అత్యధిక టెంపరేచర్ కాబట్టి అత్యధిక టెంపరేచర్ ఇది ఈ T2 ఎవాపొరేషన్ టెంపరేచర్ లో తగ్గుదల కారణంగా కూడా ఇది పెరుగుతోంది ఇది ఎల్లప్పుడూ కావాల్సిన విషయం కాదు అత్యధిక టెంపరేచర్ కారణంగా సైకిల్ పెరుగుతోంది రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ తగ్గుతోంది కంప్రెషన్ వర్క్ పెరుగుతుంది ఇది మొత్తం COP లో తగ్గింపుకు దారితీస్తుంది కాబట్టి సిఫార్సు ఏమిటంటే మన TE వీలైనంత ఎక్కువగా ఉండాలని మనం కోరుకుంటున్నాము ఇప్పుడు మనం TE యొక్క ఇచ్చిన విలువ కోసం TC ఎఫెక్ట్ ని తనిఖీ చేయాలనుకుంటే మళ్ళీ మనకు అదే Ph డయాగ్రమ్ ఉంది స్టేట్ లను గుర్తిద్దాం ఇక్కడ ఎవాపోరేటర్ వైపు సిచ్యువేషన్ మారదు కాబట్టి ఎవాపోరేటర్ ప్రెజర్ అదే విధంగా ఉంటుంది ఇది Psat కి సంబంధించిన TE ఇది TC1కి సంబంధించిన మన Tsat అని చెప్పడం జరిగింది మరియు కండెన్సర్ టెంపరేచర్ యొక్క అధిక విలువ కోసం మనం మరొక ప్రెజర్ ని తీసుకుంటాము ఇది TC2కి సంబంధించిన Psat కాబట్టి ఈ సైకిల్ కోసం పాయింట్ 3 ఎక్కడ ఉండాలనే పరిస్థితి ఎలా ఉంటుంది పాయింట్ 3 సాచురేటెడ్ లిక్విడ్ గా ఉండాలంటే పాయింట్ ఇక్కడ ఏదైనా ఉండాలి కాబట్టి ఇది మన 3 థ్రోట్లింగ్ ప్రాసెస్ 4కి దారి తీస్తుంది 4 నుండి 1 వరకు అలాగే ఉంటుంది లేదా ఎవాపొరేషన్ చివరి దశలో ఒకటి అలాగే ఉంటుంది ఇప్పుడు ఈ 1 నుండి 2 వరకు కంప్రెషన్ ప్రక్రియ ఈ ఎలివేటెడ్ ప్రెషర్కి పొడిగించబడుతుంది ఇది 2గా ఇస్తుంది మరియు అక్కడ నుండి మనం దీన్ని మన కండెన్సేషన్ ప్రక్రియ గా పొందుతాము కాబట్టి ఇక్కడ మన TC2 TC1 కంటే ఎక్కువ కాబట్టి ఈ విషయంలో Q dot E ప్రభావం ఏమిటి ఖచ్చితంగా ఎవాపోరేటర్ లో వెలికితీసే హీట్ మొత్తంలో తగ్గింపు ఉంది Q డాట్ E కంప్రెషన్ పనిని తగ్గిస్తుంది తక్కువ ప్రెజర్ ఒకేలా ఉంటుంది కానీ అత్యధిక ప్రెజర్ పెరుగుతోంది కంప్రెషన్ వర్క్ కూడా పెరుగుతుంది ఇది COP తగ్గింపుకు దారి తీస్తుంది మరియు కంప్రెసర్ నిష్క్రమణ టెంపరేచర్ లేదా సైకిల్ యొక్క అత్యధిక టెంపరేచర్ T2 మునుపటి కేసుతో పోలిస్తే ఇది కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మళ్లీ ఇది కూడా హానికరం ఇది ఎవాపోరేటర్ టెంపరేచర్ లో తగ్గుదలకు సమానంగా ఉంటుంది మరియు కండెన్సర్ టెంపరేచర్ లో పెరుగుదల కూడా అన్ని హానికరమైన ప్రభావాలను కలిగి ఉంటుంది మరియు అందువల్ల మనం ఎల్లప్పుడూ TC ని వీలైనంత తక్కువగా ఉండాలని కోరుకుంటున్నాము కానీ వాస్తవానికి మనం పర్యావరణ పరిస్థితుల వల్ల వికలాంగులం TC సరౌండింగ్ టెంపరేచర్ వద్ద ఉండాలి మరియు అందువల్ల శీతాకాలం లో TC అవసరం వేసవి కాలంలో TC అవసరం కంటే గణనీయంగా తక్కువగా ఉంటుంది అందువలన వేసవి కాలంతో పోలిస్తే శీతాకాలంలో అదే ఎవాపోరేటర్ టెంపరేచర్ కోసం COP మెరుగ్గా ఉంటుంది ఇప్పుడు మనం కొన్ని న్యూమరికల్ ఉదాహరణలను పరిశీలించవలసి వస్తే కానీ దానికంటే ముందు మనం అటువంటి సిస్టమ్ పనితీరును అంచనా వేయగల కనీస డేటా క్వాంటిటీ ఏమిటో చూద్దాం ఇవ్వబడిన సైకిల్ కోసం మనకు TE మరియు TC టెంపరేచర్ లు ఇవ్వబడ్డాయిమనం TEకి సంబంధించిన hfg మరియు TCకి సంబంధించిన hfgతో కూడా ఇవ్వబడ్డాయి ఎందుకంటే TE మరియు TC లను తెలుసుకున్న తర్వాత మరియు రిఫ్రిజిరెంట్ల ఎఫెక్ట్ ని తెలుసుకుంటే మనం సులభంగా hfg విలువను పొందవచ్చు మనం వాటర్ మరియు వేపర్ దశలు రెండింటికీ పర్టికులర్ హీట్ గురించి కూడా విన్నాము అప్పుడు మనం ఏమి చేయగలం వాస్తవానికి మనకు అన్ని స్టేట్ పాయింట్లు తెలుసు మనకు TE మరియు TC తెలుసు కాబట్టి కనీసం అక్కడ నుండి మనం ఇతరవి గుర్తించగలము కాబట్టి మనకు TE తెలుసు కాబట్టి మనం ఎవాపోరేటర్ వైపు ప్రెజర్ కి సంబంధించిన సాచురేటెడ్ ప్రెజర్ కి మరియు కండెన్సర్ వైపు ప్రెజర్ TC కి సంబంధించిన సాచురేటెడ్ ప్రెజర్ కి సమానంగా ఉండేలా లెక్కించవచ్చు PE Psat PC Psat ఇక్కడ TC ని గుర్తుంచుకోండి ఈ పాయింట్ నుండి టెంపరేచర్ ను సూచిస్తుంది ఈ జోన్ మీద కాదు ఎందుకంటే టెంపరేచర్ ఈ 2 నుండి సాచురేటెడ్ డోమ్ వరకు మారుతోంది కానీ డోమ్ లోపల టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంటుంది కాబట్టి మనకు ఇప్పుడు ప్రెజర్ తెలుసు మరియు మనం సైకిల్స్ ను ప్లాట్ చేయవచ్చు ప్రెజర్ మనకు తెలిసినట్లుగా మనం ఇంకా ఏమి గుర్తించగలము ఇప్పుడు సైకిల్ నుండి ఎవాపోరేట్ సైడ్ కండిషన్ మనకు తెలిసినట్లుగా మనం h1 విలువను పొందవచ్చు ఇక్కడ h1 అనేది TE విలువకు సంబంధించిన hgకి సమానం ఇప్పుడు ఈ ప్రెజర్ వద్ద hf విలువ గురించి మీకు సమాచారం లేకుంటే మనం నిర్దిష్ట సూచనను ఎంచుకోవచ్చు మనం ఈ 4 నుండి 1 లైన్ని లిక్విడ్ సైడ్కి ఒక పాయింట్ 1 వరకు పొడిగిద్దాం కాబట్టి 1 ఎవాపొరేషన్ టెంపరేచర్ వద్ద సాచురేటెడ్ లిక్విడ్ కి అనుగుణంగా ఉంటుంది మరియు TE కి సంబంధించిన hf 0 kJkg కి సమానం అని అనుకుందాం మరియు sf మళ్లీ అదే TE కి 0 kJkgKకి సమానంగా ఉండాలి hf| TE 0 kJkg sf| TE 0 kJkg ఇవి మనం ఎంచుకుంటున్న కొన్ని విభిన్న విలువలు మనం చివరికి ఎంథాల్పీ మరియు ఎంట్రోపీలో మార్పులతో వ్యవహరిస్తున్నందున సూచన యొక్క ఏదైనా ఎంపిక మన గణనకు ఆటంకం కలిగించదు కాబట్టి మన h1 ఏమిటి h1 hg hf hfg|TE మనం hf సున్నాకి సమానంగా ఉండాలి అని చెప్పాము కాబట్టి ఇది దీనికి సమానంగా ఉంటుంది hfg|TE మరియు అదేవిధంగా s1 దీనికి సమానంగా ఉండాలి s1 sg అదే విధంగా ఇప్పుడు అవుతుంది sfg|TE కాబట్టి కంప్రెసర్ ఇన్లెట్ వద్ద స్టేట్ పాయింట్ 1 వద్ద మనకు ఎంట్రోపీ మరియు ఎంథాల్పీ తెలుసు కాబట్టి ఇప్పుడు కంప్రెసర్ ఎగ్జిట్ లో మనం ఏమి చేయవచ్చు మనకు తెలుసు s1 s2 ఐసెంట్రోపిక్ కంప్రెషన్ కోసం ఇప్పుడు ఈ ప్రక్రియ ఐసెంట్రోపిక్గా ఉన్నందున లేదా మనం రివర్సిబుల్ ప్రక్రియ గురించి మాట్లాడుతున్నందున ఏదైనా రివర్సిబుల్ ప్రక్రియ కోసం మనకు ఇది తెలుసు δQ Tds లేదా ds δQT అక్కడ నుండి మనం ఏమి వ్రాయవచ్చో చూద్దాం మనకు తెలిసిన కంప్రెషన్ ప్రక్రియ కోసం s1 s2 అప్పుడు h3 − h1 అంటే మనం ఈ పాయింట్ మరియు ఈ పాయింట్ని తీసుకుంటున్నాము అప్పుడు మనం దీన్ని ఎలా అంచనా వేయగలం లిక్విడ్ ఫేజ్ కోసం నిర్దిష్ట దశ కాన్స్టెంట్ గా ఉంటే ఈ అంచనా వేయవచ్చు h3 − h1 Cpliq T3 T1 అంటే Cpliq TC - TE స్పెసిఫిక్ హీట్ కాన్స్టాంట్ గా ఉంటుందని భావించి మరియు లిక్విడ్ ఫేజ్ అసంపూర్తిగా ఉంటుందని ఊహిస్తే మనం దీన్ని సులభంగా చేయవచ్చు అదేవిధంగా h3 h1 Cpliq lnT3T1 Cpliq lnTCTE మనకు టెంపరేచర్ లు తెలుసు మరియు h1 మరియు s1 లు 0కి సమానం అని మనం చెప్పాము అక్కడ నుండి మనకు h3 మరియు s3 విలువలు తెలుసుకోవచ్చు ఇప్పుడు కండెన్సేషన్ ప్రక్రియ కోసం మనం ఏమి చేయవచ్చు కండెన్సేషన్ ప్రక్రియ కోసం మనకు Q̇̇C ṁ లేదా q̇̇C ఇప్పుడు ఇప్పుడు పాయింట్ 3 కోసం మనకు ఇప్పటికే విలువలు తెలుసు మరియు h2 h3 ఎలా ఉంటుంది అంటే h2− h3 hfg|TC పై సమీకరణంలో దీనిని ప్రతిక్షేపణ చేస్తే అది h2 − h2 hfg|TC అవుతుంది మరియు h2 h2 అంటేఏమిటి ఇక్కడ మనం సూపర్ హీటెడ్ వేపర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం సూపర్ హీటెడ్ వేపర్ ని ఊహిస్తే మరియు కాన్స్టెంట్ స్పెసిఫిక్ హీట్ ని కలిగి ఉంటే అప్పుడు మనం దీనిని CP పరంగా అంచనా వేయవచ్చు Cp vap T2 − T2 hfg|TC మరియు T2 అనేది Tc తప్ప మరొకటి కాదని మనకు తెలుసు కాబట్టి సమీకరణం ఇప్పుడు Cp vap T2 - TC hfg|TC కాబట్టి మిగిలి ఉన్నది పాయింట్ T2 టెంపరేచర్ పాయింట్ 2 మాత్రమే ఇప్పుడు మనం దానిని ఎలా పొందగలం అందుకు మనం ఉపయోగించుకోవాల్సిన పరిస్థితులు ఇవే కంప్రెషన్ ప్రక్రియ లో మనం వేపర్ ని ఐడియల్ గ్యాస్ గా భావించినట్లయితే మనం ఈ s1 మరియు s2 తో ఒకదానికొకటి సులభంగా చేయవచ్చు ప్రతి ఇతర మరియు అక్కడ నుండి మనం టెంపరేచర్ T2 విలువను గుర్తించవచ్చు కాబట్టి మనం ఈ పరిమిత డేటా పాయింట్ల గురించి కొంత నాలెడ్జ్ తో చూడగలము తగిన సూచన ద్వారా పనితీరును అంచనా వేయవచ్చు కాబట్టి ఇప్పుడు మనం ఒక పూర్తి న్యూమరికల్ ఉదాహరణను చూడగలము మనం రిఫ్రిజిరేటర్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాము ఇది R134aని రిఫ్రిజెరెంట్గా ఉపయోగిస్తోంది మరియు అందించబడిన కండెన్సర్ మరియు ఎవాపోరేటర్ ప్రెజర్ల మధ్య ఐడియల్ వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సైకిల్ లో పనిచేస్తోంది రిఫ్రిజిరేటర్ ఫ్లో రేటు ఇవ్వబడింది మరియు మనం అనేక విషయాలను గుర్తించాలి కాబట్టి ఇది సైకిల్ ఇక్కడ మనం R134aని వర్క్ చేసే మాధ్యమంగా ఉపయోగిస్తున్నాము కాబట్టి మనం దాని కోసం ప్రాపర్టీ పట్టికను ఉపయోగించాలి మరియు ఒకసారి మనకు సంబంధిత ప్రాపర్టీ టేబుల్ అందుబాటులో ఉంటే మనం పనితీరును సులభంగా లెక్కించవచ్చు మన ఎవాపోరేటర్ ప్రెజర్ ని ఊహించుకుందాం PE 0 14 MPa the lower one 14 MPa దిగువది then your h1 will be equal to అప్పుడు మన h1 దీనికి సమానంగా ఉంటుంది h1 hg|PE 239 15 kJkg మరియు s1 sg|PE 0 94456 kJkgK ఇప్పుడు పాయింట్ నంబర్ 3ని చూడండి PC 0 8 MPa అని తెలుసు కాబట్టి h3 hf|PC 95 47 kJkgథ్రోట్లింగ్ మరియు ప్రాసెస్ 3 నుండి 4 అనేది థ్రోట్లింగ్ అని మనకు తెలుసు h4 h3 అదే విలువ కాబట్టి మనం ఈ పాయింట్ నెంబర్ 2ని మాత్రమే చూడాలి కాబట్టి మనకు s2 s1 అని తెలుసు మరియు అలాగే P2 PC అక్కడ నుండి సూపర్ హీటెడ్ వేపర్ టేబుల్ కోసం ఈ రెండింటిని ఉపయోగించి మనం h2 విలువ 275 39 kJkg అని గుర్తించవచ్చు అటువంటి ప్రాసెస్ ల కోసం వాటర్ ని వర్క్ చేసే మీడియం గా ఉపయోగించడం ద్వారా మనం ఇప్పటికే తగినంత సమస్యలను పరిష్కరించాము కాబట్టి విలువను ఎలా పొందాలో మనకు తెలుసు టేబుల్ లో మనకు R134a అవసరం కాబట్టి మనం వాటిని అన్నింటినీ కలిగి ఉంటే మనం అవసరమైన పారామీటర్స్ ను సులభంగా లెక్కించవచ్చు మనం రిఫ్రిజిరేషన్ రేటును పొందాలనుకుంటే ఇలా చేయండి Q̇̇E ṁ ఈ సందర్భంలో ఇది 7 18 KW ఉంటుంది ఆపై ఎన్విరాన్మెంట్ లో హీట్ తిరస్కరణ రేటు Q̇̇C ṁ కాబట్టి అది 9 0 kWగా వస్తుంది కంప్రెసర్ పవర్ ఆవశ్యకత ẆC ṁ మరియు దీనిని ఇలా కూడా వ్రాయవచ్చు Q̇̇C Q̇̇E మనం రెండు సందర్భాల్లోనూ లెక్కించవచ్చు మనం దీన్ని 1 81 kWగా పొందబోతున్నాము మరియు మనం దీన్ని మన COPని కలిపితే ఇది cop Q̇̇EẆC 3 97 కాబట్టి కంప్రెషన్ వర్క్ ఇన్పుట్ యొక్క ప్రతి యూనిట్ కోసం మనం దీని కోసం దాదాపు 4 రెట్లు రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ ని పొందబోతున్నాము మీకు ఒక పనిని ఇస్తున్నాము మనం థ్రోట్లింగ్ వాల్వ్ను ఉపయోగించకుండా ఒక మీరు ఇక్కడ టర్బైన్ని ఉపయోగిస్తుంటే అంటే 3 నుండి 4 ప్రాసెస్ కు బదులుగా 3 నుండి 4ల వరకు వెళ్లే ప్రాసెస్ ఇక్కడ 4s అనేది టర్బైన్ యొక్క ఎగ్జిట్ స్టేట్ ని సూచిస్తుంది అప్పుడు మనం ఈ అన్ని పారామీటర్స్ కోసం గణన ను పునరావృతం చేయాలి ఈ సందర్భంలో మనకు అవసరమైన సమాచారం విలువ h4s మాత్రమే కాబట్టి h4s గా లెక్కించబడుతుంది s3 s4s కాబట్టి మీరు ఇక్కడ నుండి s3 విలువను పొందవచ్చు మరియు పాయింట్ 4s వద్ద క్వాలిటీ ను లెక్కించవచ్చు మరియు ఆ క్వాలిటీ నుండి మనం h4 ని పొందవచ్చు అప్పుడు మనం ఈ అన్ని పారామీటర్స్ గణన ను పునరావృతం చేయవచ్చు మనం చెప్పగలం COP థ్రోట్లింగ్ పరికరానికి బదులుగా టర్బైన్ని ఉపయోగిస్తుంటే ఈ కేసుకు సుమారు 5 07గా ఉంటుందని ఇది మనం థ్రోట్లింగ్ పరికరానికి బదులుగా టర్బైన్ని ఉపయోగిస్తుంటే తుది విలువలో 25 నుండి 30 పెరుగుదల ఉంటుంది కానీ మనం చెప్పినట్లుగా ఇది ఆచరణాత్మకంగా చాలా కష్టం ఇప్పుడు వాస్తవ సిచ్యువేషన్ లో ఇక్కడ చూపిన విధంగానే మన SSS సైకిల్లో అనేక అవకతవకలు లేదా కోలుకోలేనివి ఉండవచ్చు ఇక్కడ కంప్రెసర్ ఐసెంట్రోపిక్ ఎఫిషియెన్సీలను కలిగి ఉండటం వంటి అనేక అంశాలను కలిగి ఉండవచ్చు మరియు అందువల్ల మనం పాయింట్ 2కి చేరుకుంటే పాయింట్ 1 నుండి ప్రారంభించే బదులు మనం ఇక్కడ 2కి చేరుకోవచ్చు కాబట్టి మనం కంప్రెసర్ కోసం ఐసెంట్రోపిక్ సామర్థ్యాన్ని నిర్వచించాలి కాబట్టి కంప్రెసర్ కోసం ఐసెంట్రోపిక్ సామర్థ్యం ηc ఈ సందర్భంలో ఐసెంట్రోపిక్ ప్రాసెస్ ను అనుసరించడానికి సాధ్యమయ్యే కనీస వర్క్ ఇన్పుట్కు సమానంగా ఉంటుంది అంటే h2 h1 అనేది h2 h1 అవసరమయ్యే రియల్ వర్కింగ్ ఇన్పుట్ అవసరంతో భాగించబడింది కాబట్టి అదేవిదంగా మనం ప్రెజర్ లెవెల్ ని ఒకే విధంగా ఉండేలా మాట్లాడుతున్నాము మరియు తదనుగుణంగా మనం ఈ h2 విలువను లెక్కించవచ్చు లేదా పాయింట్ 2ని గుర్తించవచ్చు కంప్రెసర్ ఎగ్జిట్ నుండి రిఫ్రిజెరెంట్ కదులుతున్నప్పుడు మనం గణనీయమైన ప్రెజర్ లాస్ లను కూడా పొందవచ్చు మరియు అది పాయింట్ 2 మరియు 3 మధ్య కండెన్సర్కు చేరుకుంటే మనకు కొంత మొత్తంలో ప్రెజర్ నష్టం ఉండవచ్చు అదేవిధంగా కండెన్సర్ నుండి థ్రోట్లింగ్ వాల్వ్ వరకు థ్రోట్లింగ్ వాల్వ్ ఎగ్జిట్ నుండి ఎవాపోరేటర్ వరకు మనం గణనీయమైన ప్రెజర్ లాస్ లను పొందవచ్చు కాబట్టి నిజమైన సైకిల్ ని విశ్లేషించేటప్పుడు ఈ ప్రెజర్ లాస్ లన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి ఇక్కడ ఉన్న ఉదాహరణ వలె మనం మునుపటి అబ్యాసం లో ఉపయోగించిన అదే రిఫ్రిజిరేటర్ గురించి మాట్లాడుతున్నాము కానీ ఇక్కడ సూపర్హీటెడ్ వేపర్ ఇక్కడ మన సైకిల్ ఇలా ఉంటుంది ఇక్కడ 0 14 MPa మరియు −100C వద్ద సూపర్హీట్ చేయబడిన వేపర్ కంప్రెసర్లోకి ప్రవేశిస్తోంది కాబట్టి కంప్రెసర్ ఇన్లెట్ మన స్టేట్ సాచురేటెడ్ వేపర్ కాదు సూపర్ హీటెడ్ వేపర్ అవుతుంది కంప్రెసర్లో ఎలాంటి డ్రాప్లెట్ ను పూర్తిగా నివారించడానికి మనం చాలా తరచుగా దీన్ని చేయాలనుకుంటున్నాము 50 0C 0 8 MPa ఉన్నప్పుడు పాయింట్ 2s కి చేరుకోవడానికి బదులుగా వాస్తవానికి పాయింట్ 2కి చేరుకుంటుంది రిఫ్రిజెరెంట్ కండెన్సర్లో 26 0C మరియు 0 72 MPa వరకు చల్లబడుతుంది దీన్ని చూడండి కండెన్సర్ ఇన్లెట్ వద్ద ప్రెజర్ 0 8 MPa మరియు అవుట్లెట్ వద్ద 0 కాబట్టి కండెన్సర్ లోపల దాదాపు 0 08 MPa దగ్గరగా 0 8 బార్ మొత్తంలో ప్రెజర్ లాస్ జరిగింది అలాగే కండెన్సర్ ఎగ్జిట్ కండిషన్ సాచురేటెడ్ లిక్విడ్ కాదు అది సబ్కూల్డ్ లిక్విడ్ అది కూడా కొన్నిసార్లు మనం దీని నుండి మరికొంత రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ ని పొందాలనుకుంటున్నాము మరియు ఇది 0 15 MPaకి థ్రోటల్ చేయబడింది ఇది ఇదే కాబట్టి అది ఎవాపోరేటర్ ఇన్లెట్ నుండి ఎవాపోరేటర్ ఎగ్జిట్ కు వెళ్ళినప్పుడు 0 01 MPa ప్రెజర్ లాస్ ఉంటుంది కనెక్ట్ చేసే పైపులలో ప్రెజర్ లాస్ లో ఏదైనా హీట్ ట్రాన్ఫర్ ని విస్మరించడం వలన మనకు రిఫ్రిజిరేషన్ రేటు దానిలో పాల్గొన్న హీట్ ఎగ్జిట్ రేటు కంప్రెసర్ పవర్ అవసరం అవుతుంది మరియు సైకిల్ COP లను నిర్ణయించాలి కాబట్టి మనం అన్ని స్టేట్ పాయింట్ల 1 2 3 మరియు 4 కోసం విలువలను పొందాలి ఆపై టేబుల్ నుండి ఎంథాల్పీ మరియు మనం అవసరమైన పారామీటర్స్ ను సులభంగా గుర్తించవచ్చు మరియు మనం ఫైనల్ విలువను ఇస్తున్నాము COP ఈ సందర్భంలో3 93కి సమానంగా ఉంటుంది కాబట్టి COP స్వల్పంగా తగ్గింది అయితే Q డాట్ E అంటే ఎవాపొరేషన్ లోడ్ లేదా 7 93 kWకి వచ్చిన రిఫ్రిజిరేషన్ ఎఫిషియన్సి అని మనం చెప్పాలి కాబట్టి మునుపటితో పోలిస్తే ఇది కూడా మార్చబడింది ఈ నంబర్స్ ను మనం మీ స్వంతంగా పొందడానికి దయచేసి మనం ఈ సాధారణ గణన ను చేయండి ఇప్పుడు వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సైకిల్లో మనం సాధారణంగా ఉపయోగించే రిఫ్రిజెరెంట్ పై 10 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాము రిఫ్రిజెరెంట్లు విస్తృతంగా మూడు రకాలుగా ఉంటాయి మొదటిది సహజ శీతలకరణి నాచురల్ రిఫ్రిజెరెంట్ లు వాస్తవానికి అనేకమైనవి ఉండవచ్చు కానీ వాటిలో మూడింటి గురించి మనం ప్రస్తావిస్తున్నాము ఒకటి అమ్మోనియా అమ్మోనియా అనేది ఏజ్ ఓల్డ్ రిఫ్రిజెరెంట్ దీని లక్షణం సాధారణ మరిగే స్థానం చాలా ప్రయోజనకరంగా −35 0C ఉంటుంది వర్క్ చేసే మీడియం అమ్మోనియాను ఉపయోగించి మనం చాలా తక్కువ టెంపరేచర్ లకు సులభంగా వెళ్లవచ్చు మరియు ఇది చాలా మంచి థర్మోడైనమిక్ లక్షణాలను కలిగి ఉంటుంది బాగా తెలిసిన మరియు భిన్నమైన థర్మోడైనమిక్ లక్షణాలు కాబట్టి ఒక రిఫ్రిజెరెంట్గా అమ్మోనియా వల్ల ఈ ప్రయోజనాలను కలిగి ఉంది కానీ దాని ప్రతికూలతలు కూడా ఉన్నాయి అమ్మోనియా విషపూరితమైనది అమ్మోనియా చాలా చెడు వాసన కలిగి ఉంటుంది కాబట్టి అది పరిసరాలలోకి లీక్ అయినట్లయితే మరియు అది రియాక్టివ్గా ఉంటే చాలా ఉపయోగకరంగా ఉండదు చాలా ముఖ్యమైన అంశం కొన్ని పదార్థాలకు ముఖ్యంగా కాపర్ కి ప్రతిస్పందిస్తుంది ఇది హీట్ వినిమాయకాలలో కండెన్సర్ మరియు ఎవాపొరేటర్లలో ఉపయోగించబడుతుంది కాబట్టి మనం అమ్మోనియాను రిఫ్రిజెరెంట్గా ఉపయోగిస్తుంటే మనం కాపర్ వంటి పదార్థాన్ని ఉపయోగించలేము సిద్ధాంతపరంగా చెప్పాలంటే ఆవిరైపోయే ఏ రకమైన పదార్థమైనా రిఫ్రిజెరెంట్గా పని చేస్తుంది కానీ కొన్ని రిఫ్రిజెరెంట్లను చాలా కాలం నుండి ఉపయోగిస్తూనే ఉంటాము కాబట్టి వాటిలో అమ్మోనియా మొదటిది రెండవది ఆధునిక కాలంలో మరియు సమీప భవిష్యత్తులో కార్బన్ డయాక్సైడ్ చాలా ప్రజాదరణ పొందింది మళ్ళీ ఇది చాలా సులభంగా అందుబాటులో ఉంటుంది ఇది విషపూరితం కాదు మండేది కాదు కాబట్టి అమ్మోనియాలో వలె విషపూరిత సమస్య లేదు కార్బన్ డయాక్సైడ్ సాధారణ బాయిలింగ్ పాయింట్ −55 0C కలిగి ఉంటుంది కాబట్టి ఇది చాలా తక్కువ టెంపరేచర్ కు వెళ్లగలదు మరియు ఇది చాలా అనుకూలమైన థర్మోడైనమిక్ లక్షణాలను కలిగి ఉంటుంది కొన్ని సందర్భాల్లో అమ్మోనియా కంటే మెరుగైనది కానీ కార్బన్ డయాక్సైడ్ తో సమస్య ఏమిటంటే దాని క్రిటికల్ టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది దీని క్రిటికల్ టెంపరేచర్ కేవలం 32 0C కాబట్టి ఇది ఈ టెంపరేచర్ కంటే తక్కువ లేదా ఈ టెంపరేచర్ కంటే తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఫేజ్ చేంజ్ ప్రక్రియ ఉంటుంది కాబట్టి కార్బన్ డయాక్సైడ్తో ఫేజ్ చేంజ్ ను సాధించడానికి మన కండెన్సర్ టెంపరేచర్ కూడా దీని కంటే చాలా తక్కువగా ఉండాలి అదేవిధంగా ఇది చాలా ఎక్కువ ఆపరేటింగ్ ప్రెజర్ ని కలిగి ఉంటుంది ఎందుకంటే కార్బన్ డయాక్సైడ్ కోసం ట్రిపుల్ పాయింట్ ప్రెజర్ సుమారు 5 బార్ ఉంటుంది కాబట్టి కార్బన్ డయాక్సైడ్ యొక్క లిక్విడ్ ఫేజ్ ను కలిగి ఉండటానికి మనం దీని కంటే ఎక్కువ ప్రెజర్ లెవెల్ లో పనిచేయాలి ట్రిపుల్ పాయింట్ ప్రెజర్ క్రింద మనం లిక్విడ్ ఫేజ్ ను కలిగి ఉండలేమని గుర్తుంచుకోండి కాబట్టి మనం ఈ ప్రెజర్ లెవెల్ కంటే ఎక్కువ వర్క్ చేయాలి కానీ ఇప్పటికీ కార్బన్ డయాక్సైడ్ చాలా ఉపయోగకరంగా ఉంది మరియు ఇటీవలి మార్పులతో కార్బన్ డయాక్సైడ్ హై లెవెల్ అనుబంధాలకు మరింత ప్రజాదరణ పొందుతోంది అమ్మోనియా మరియు కార్బన్ డయాక్సైడ్ రెండింటిలో ఒక సమస్య ఉంది అది ఏమిటంటే వాటి ఎవాపొరేషన్ యొక్క గుప్త హీట్ లేదా ఎవాపొరేషన్ యొక్క ఎంథాల్పీ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి హై లెవెల్ మనకు మరింత అనుకూలంగా ఉంటుంది దీనికి విరుద్ధంగా సల్ఫర్ డయాక్సైడ్ అనేది లో లెవెల్ మనకు చాలా సరిఅయినది ఎందుకంటే ఇది ఎవాపొరేషన్ యొక్క తక్కువ లేటెంట్ హీట్ ని కలిగి ఉంటుంది మరియు అందువల్ల అధిక మాస్ ఫ్లో రేటును ఇస్తుంది కానీ సల్ఫర్ డయాక్సైడ్ చాలా విషపూరితమైనది కాబట్టి ఇది రిఫ్రిజిరేషన్ పరిశ్రమలో చాలా తక్కువగా ఉపయోగించబడుతుంది మనం వాటర్ ని రిఫ్రిజెరెంట్లో ఒకటిగా కూడా ఉపయోగించవచ్చు కానీ వాటర్ రిఫ్రిజెరెంట్ గా చాలా అనుకూలమైన ప్రాపర్టీ ని కలిగి ఉండదు ప్రత్యేకించి నీరు 00C వద్ద ఘనీభవిస్తుంది మరియు అందువల్ల ఎవాపోరేటర్ టెంపరేచర్ దాదాపు 00C ఉన్నప్పుడు మనం వాటర్ ని రిఫ్రిజెరెంట్ గా ఉపయోగించలేము హైడ్రోకార్బన్లు కూడా కొంచెం ఉపయోగించబడతాయి సల్ఫర్ డయాక్సైడ్ మరొక పెద్ద ప్రతికూలతను కలిగి ఉంది అది నీటితో కలిపినప్పుడు అది సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది ఇది చాలా కర్రోజివ్ మన దగ్గర ఉన్న తదుపరి రకమైన రిఫ్రిజెరెంట్లు సింథటిక్ రిఫ్రిజెరెంట్లు ఇప్పుడు సింథటిక్ రిఫ్రిజెరెంట్లు మనం పేర్లను విని ఉండాలి మూడు రకాల ప్రసిద్ధ పేర్లు వాడుకలో ఉన్నాయి ఒకటి CFC CFC క్లోరోఫ్లోరో కార్బన్ను సూచిస్తుంది అంటే క్లోరిన్ ఉంది మరియు ఫ్లోరిన్ ఉంది మనం హైడ్రోకార్బన్ల గురించి మాత్రమే మాట్లాడుతున్నాము అయితే అక్కడ హైడ్రోజన్ అణువు క్లోరిన్ మరియు ఫ్లోరిన్ ఆటం ల ద్వారా ఆటం లో భర్తీ చేయబడింది అప్పుడు మనకు HCFC హెచ్సిఎఫ్సి కూడా ఉంటుంది అంటే హైడ్రో క్లోరోఫ్లోరోకార్బన్ ఆ హైడ్రోకార్బన్లో క్లోరిన్ మరియు ఫ్లోరిన్లతో పాటు హైడ్రోజన్ కూడా ఉంటుంది కాబట్టి ఇది HCFC మరియు చివరకు మనం HCFCని కలిగి ఉండవచ్చు ఇక్కడ మనకు క్లోరిన్ అస్సలు ఉండదు అది హైడ్రోఫ్లోరోకార్బన్ హైడ్రోఫ్లోరోకార్బన్ ఆటం నుండి క్లోరిన్ యొక్క పూర్తి తొలగింపు గురించి మాట్లాడుతుంది ఇది కార్బన్తో పాటు హైడ్రోజన్ మరియు ఫ్లోరిన్ మాత్రమే కలిగిఉంటుంది కాబట్టి ఇవి సింథటిక్ రిఫ్రిజెరెంట్లు CFCలు మరియు HCFCలు దేశీయ రిఫ్రిజిరేటర్లలో పెద్ద ఎత్తున అప్లికేషన్లలో కూడా విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి కానీ పర్యావరణ సమస్యల కారణంగా మనం త్వరలో చూడబోతున్నట్లుగా అవి క్రమంగా HCFCకి అనుకూలంగా మరియు మరింత HFCలకు అనుకూలంగా తొలగించబడుతున్నాయి కాబట్టి భవిష్యత్తులో మనం CFCలు మరియు HCFCలను నడుస్తున్న ఎలాంటి రిఫ్రిజిరేషన్ మనం కలిగి ఉండకపోవచ్చు కానీ HFCలు మరియు ఇతర సహజ రిఫ్రిజెరెంట్ల విషయంలో క్లోరిన్ ఆధారిత సింథటిక్ రిఫ్రిజెరెంట్లను తొలగించాలనే ఆలోచన ఉంది మరియు అందుకే CFCలు మరియు HCFCలు దశలవారీగా తొలగించబడుతున్నాయి మనం మిశ్రమాలను కూడా కలిగి ఉండవచ్చు మనకు అజియోట్రోపిక్ లేదా నాన్ అజియోట్రోపిక్ మిశ్రమాలు కూడా ఉపయోగించబడతాయి ఇప్పుడు రిఫ్రిజెరెంట్ ఎంపిక కోసం రిఫ్రిజెరెంట్ యొక్క అనేక లక్షణాలు ఉన్నాయి వాటి గురుంచి తెలుసుకుందాము ఒక రకమైన లక్షణాలు థర్మోడైనమిక్ మరియు థర్మోఫిజికల్ లక్షణాలు మరియు మొదటిది సాచురేటెడ్ ప్రెజర్ లెవెల్స్ కాబట్టి ఎవాపోరేటర్ ప్రెజర్ వీలైనంత ఎక్కువగా ఉండాలి మనం చూసినట్లుగా ఎవాపొరేషన్ టెంపరేచర్ వీలైనంత ఎక్కువగా ఉండాలి తదనుగుణంగా ఎవాపోరేటర్ ప్రెజర్ కూడా వీలైనంత ఎక్కువగా ఉండాలి ఎందుకంటే ఎవాపోరేటర్ ప్రెజర్ వాతావరణ లెవెల్ కి దగ్గరగా ఉంటే ఎవాపోరేటర్ లైన్లోకి ఎయిర్ లీక్ అయ్యే సమస్య చాలా తక్కువగా ఉంటుంది మరియు లీక్ డిటెక్షన్ కూడా తక్కువగా ఉంటుంది అలాగే ప్రెజర్ ఎక్కువగా ఉంటే సంబంధిత గ్యాస్ యొక్క స్పెసిఫిక్ వాల్యూం ని తగ్గిస్తుంది కాబట్టి మనం తక్కువ వాల్యూం గ్యాస్ తో వ్యవహరిస్తాము మరియు అందువల్ల పరికరాల పరిమాణం తక్కువగా ఉంటుంది అప్పుడు కండెన్సర్ ప్రెజర్ వీలైనంత తక్కువగా ఉండాలి ఈ కండెన్సర్ ప్రెజర్ కి వ్యతిరేకంగా ఎల్లప్పుడూ ఎవాపోరేటర్ ప్రెజర్ కంటే ఎక్కువగా ఉంటుంది కానీ ప్రెజర్ ఎక్కువగా ఉంటే మందంగా ఉండే పైపులు అవసరం మరియు అందువల్ల కండెన్సర్ ప్రెజర్ ని కొంత నిర్వహించదగిన లెవెల్ లో ఉంచగలిగితే మనకు చాలా సన్నగా ఉండే పైపులు చాలా సన్నగా ఉండే వాల్వ్స్ హీట్ ఎక్స్చేంజర్ లు ఆపరేట్ చేయడం చాలా సురక్షితం అవుతుంది మరొక ప్రయోజనం ఏమిటంటే ఎవాపోరేట్ ప్రెజర్ మరియు కండెన్సర్ ప్రెజర్ ఒకదానికొకటి దగ్గరగా ఉంటే కంప్రెషన్ వర్క్ అవసరం కూడా తగ్గుతూనే ఉంటుంది ఇది సామర్థ్యం పెరుగుదలకు దారితీస్తుంది ఎవాపొరేషన్ యొక్క లేటెంట్ హీట్ అయిన సాచురేటెడ్ ప్రెజర్ కి సంబంధించిన మరొక పాయింట్ వీలైనంత ఎక్కువగా ఉండాలి ఇది చాలా లాజికల్ ఎందుకంటే ఎవాపొరేషన్ యొక్క లేటెంట్ హీట్ ఎక్కువగా ఫేజ్ చేంజ్ ప్రక్రియ లో ముఖ్యంగా ఎవాపొరేషన్ వైపు నుండి సంగ్రహించబడిన ఎనర్జీ మొత్తం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం అధిక మొత్తంలో రిఫ్రిజిరేషన్ సామర్థ్యాన్ని కలిగి ఉండవచ్చు కాబట్టి ఎవాపొరేషన్ యొక్క లేటెంట్ హీట్ ఎక్కువగా ఉంటే మనం Q డాట్ E యొక్క అధిక మొత్తాన్ని కలిగి ఉండవచ్చు రెండవ పాయింట్ స్పెసిఫిక్ హీట్ కానీ దానికి ముందు మనం ఈ మూడు పాయింట్లు ఒకదానికొకటి అనుకూలంగా లేవని చెప్పాలి చాలా తరచుగా మనం ఆ మూడింటి మధ్య ఏదో ఒక రకమైన ట్రేడ్ ఆఫ్కు వెళ్లవలసి ఉంటుంది మరొకదానితో పోలిస్తే ఏది ఎక్కువ మెరిటోరియల్ అని తనిఖీ చేస్తుంది వేపర్ కోసం స్పెసిఫిక్ హీట్ సాధ్యమైనంత ఎక్కువగా ఉండాలి తద్వారా మనం సూపర్ హీటింగ్కు ఎక్కువగా వెళ్లవలసిన అవసరం లేదు అయితే లిక్విడ్ కోసం స్పెసిఫిక్ హీట్ వీలైనంత తక్కువగా ఉండాలి ఎందుకంటే కండెన్సర్లో మనం సబ్కూలింగ్ కోసం వెళ్ళినప్పుడు ఈ లిక్విడ్ కోసం గణనీయమైన టెంపరేచర్ మార్పు మరియు థ్రోట్లింగ్లో టెంపరేచర్ మార్పు చిన్నదిగా మారుతుంది స్పెసిఫిక్ హీట్ నిష్పత్తి తక్కువగా ఉండాలి ఎందుకంటే స్పెసిఫిక్ హీట్ యొక్క తక్కువ రేషియో కంప్రెసర్ వర్క్ అవసరం తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది గుర్తుంచుకోవడానికి చాలా ఆసక్తికరమైన అంశం ఇప్పుడు క్రిటికల్ టెంపరేచర్ మనం వర్క్ చేయాలనుకుంటున్న మాక్సిమం టెంపరేచర్ కంటే బాగా ఎక్కువగా ఉండాలి మనం ఇప్పుడే చెప్పినట్లు కార్బన్ డయాక్సైడ్ మాదిరిగానే కార్బన్ డయాక్సైడ్ యొక్క క్రిటికల్ టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది సాధారణ వాతావరణ పరిస్థితుల్లో టెంపరేచర్ క్రిటికల్ టెంపరేచర్ కంటే ఎక్కువగా ఉండవచ్చు అందువలన కార్బన్ డయాక్సైడ్ సాధారణ వాతావరణ పరిస్థితుల్లో ఫేజ్ చేంజ్ మెటీరియల్ గా ఉపయోగించబడదు కాబట్టి క్రిటికల్ టెంపరేచర్ ఎక్కువగా ఉండాలి అప్పుడు అనేక చిన్న పాయింట్లు ఫ్రీజింగ్ టెంపరేచర్ సాధ్యమైనంత వరకు తక్కువగా ఉండాలి వాటర్ తో ఒక పెద్ద పాయింట్ నీటితో ఒక పెద్ద ప్రతికూలత ఫ్రీజింగ్ టెంపరేచర్ ను కలిగి ఉంటుంది ఇది ఎవాపోరేటర్ లో మనకు అవసరమైన దానికి చాలా దగ్గరగా ఉంటుంది మరియు అందువల్ల నీటిని సాధారణంగా రిఫ్రిజెరెంట్గా ఉపయోగించలేరు అప్పుడు ఎలాంటి కంప్రెసిబిలిటీ ఎఫెక్ట్ ని నివారించడానికి సోనిక్ వెలాసిటీ ఎక్కువగా ఉండాలి హీట్ ఎక్స్చేంజర్ లో అధిక హీట్ ట్రాన్ఫర్ ని కలిగి ఉండటానికి అధిక థర్మల్ కండక్టివిటీ పైప్లైన్లలో ఘర్షణ నష్టాలు లేదా ప్రెజర్ తగ్గుదలని నివారించడానికి తక్కువ స్నిగ్ధత మొదలైనవి భద్రత మరియు ఎకనామిక్ ఆధారిత లక్షణాలు రెండవ గ్రూప్ ప్రాపర్టీస్ ఇక్కడ ఆ విషపూరితం చాలా ముఖ్యమైనది అమ్మోనియా మరియు సల్ఫర్ డయాక్సైడ్ వంటి నాచురల్ రిఫ్రిజిరేషన్ లు అత్యంత విషపూరితమైనవి R 11 మరియు R 12 వంటి సింథటిక్ రిఫ్రిజెరెంట్లు సాధారణ స్టేట్ లో విషపూరితం కానివి కానీ అవి ఒక రకమైన ఓపెన్ ఫ్లేమ్ కు దగ్గరగా వచ్చినప్పుడు అవి అత్యంత విషపూరిత వాయువులను ఉత్పత్తి చేస్తాయి కాబట్టి వాటిని ఉపయోగించేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి అప్పుడు ఫ్లేమబిలిటీ రిఫ్రిజెరెంట్లు కనీసం వర్క్ పరిధి లోబర్న్ కాకుండా ఉండాలి అది బర్న్ కావడం ప్రారంభించకూడదు మనం కాపర్ తో అమ్మోనియా యొక్క అనుకూలత లేదా కంపాటిబిలిటీ గురించి మాట్లాడినట్లుగా మెటీరియల్ కంపాటిబిలిటీ ముఖ్యం అదేవిధంగా మనం మన పైప్లైన్ కోసం ఉపయోగిస్తున్న మెటీరియల్ మన రిఫ్రిజెరెంట్కు అనుకూలంగా ఉండాలి ప్రారంభ మరియు నిర్వహణ వ్యయం నిర్వహించదగినదిగా ఉండాలి చివరకు పర్యావరణ సమస్యలు పర్యావరణ సమస్యల పరంగా మనం రెండు పారామీటర్స్ గురించి మాట్లాడుతాము ఒకటి ODP ఓజోన్ క్షీణత సంభావ్యత మరొకటి GWP గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ రెండూ ఇప్పుడు చాలా రోజులగా ఈ పదాల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాయి ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ సంభావ్యత అట్మాస్పియర్ లో టెంపరేచర్ లెవెల్ లను పెంచడంలో రిఫ్రిజెరెంట్లు అట్మాస్పియర్ పై చూపే ఎఫెక్ట్ గురించి మాట్లాడుతుంది GWP ఎలా లెక్కించబడుతుందనే సాంకేతిక వివరాలకు మనం వెళ్లడం లేదు కానీ మనం దానిని కలిగి ఉండగల ఒక సమాచారం కార్బన్ డయాక్సైడ్ యొక్క GWP లేదా మనం మరొక విధంగా వ్రాయాలి కార్బన్ డయాక్సైడ్ కోసం GWP ఏకపక్షంగా 1 విలువకు సెట్ చేయబడింది మరియు దాని ఆధారంగా ఇతర రిఫ్రిజెరెంట్లు స్కేల్ చేయబడతాయి CO2 తో పోల్చితే కొన్ని రిఫ్రిజెరెంట్లు GWPని గణనీయంగా కలిగి ఉంటాయి కొన్ని రిఫ్రిజెరెంట్లు చాలా చిన్నవిగా ఉండవచ్చు R 12 లాగా R 12 యొక్క గ్లోబల్ వార్మింగ్ సంభావ్యత 8000 కాబట్టి కార్బన్ డయాక్సైడ్తో పోలిస్తే 8000 రెట్లు అధిక గ్లోబల్ వార్మింగ్ కి కారణం అవుతుంది అయితే మనం HFC యొక్క గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ గురించి మాట్లాడినట్లయితే ఇది ఆధునిక రిఫ్రిజెరెంట్ R134a అంటే దాదాపు 1500 కాబట్టి HFCకి ఇందులో ఎలాంటి క్లోరిన్ లేదు కాబట్టి అవి ఓజోన్ పొరపై ఎలాంటి ప్రభావం చూపవు కానీ అది గణనీయంగా అధిక గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ కారణం అవుతుంది ఇప్పుడు మనం ODPకి వెళ్తాము ODP అనేది ఓజోన్ డిప్లీషన్ పొటెన్షియల్ ను సూచిస్తుంది ODP కోసం R 11 మనం R 11 కోసం ఓజోన్ డిప్లీషన్ పొటెన్షియల్ ను కుడివైపు వ్రాయాలి R 11 అనేది ఏకపక్షంగా 1 విలువను సెట్ చేస్తుంది ఇది కార్బన్ డయాక్సైడ్ కోసం GWP వలె ఉంటుంది మరియు ప్రతిదీ దీని ఆధారంగా స్కేల్ చేయబడుతుంది కొన్ని రిఫ్రిజిరెంట్లు ఓజోన్ డిప్లీషన్ పొటెన్షియల్ ను ఎక్కువగా కలిగి ఉంటాయి కొన్ని రిఫ్రిజిరేషన్ లు చాలా తక్కువగా ఉంటాయి మనం HFC గురించి మాట్లాడుతున్న R134a లాగా ఈ R134aకి దాని ఓజోన్ డిప్లీషన్ పొటెన్షియల్ సంపూర్నంగా సున్నాకి సమానం ఇది ఓజోన్ పొరపై ఎలాంటి ప్రభావం చూపదు కానీ గణనీయమైన గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ ను కలిగి ఉంటుంది ఓజోన్ డిప్లీషన్ యొక్క ఆలోచన ఏమిటంటే UV కిరణాల సమక్షంలో ఓజోన్ ఆక్సిజన్గా మార్చబడుతుంది మరియు ఈ ప్రత్యేక ప్రతిచర్య క్లోరిన్ ఉనికి ద్వారా వేగవంతం అవుతుంది కాబట్టి వాటి మాలిక్యులర్ స్ట్రక్చర్ లో క్లోరిన్ ఉన్న రకమైన రిఫ్రిజెరెంట్లు పరిసరాలలోకి విడుదలైనప్పుడు మరియు అవి అధిక అట్మాస్పియర్ ని చేరుకోగలిగినప్పుడు అవి సాధారణంగా క్లోరిన్ను విచ్ఛిన్నం చేస్తాయి లేదా పరిసరాలలోకి స్వతంత్రంగా క్లోరిన్ను అందిస్తాయి ఆ స్వతంత్ర క్లోరిన్ ఓజోన్తో చర్య జరిపి తిరిగి ఆక్సిజన్గా మార్చగలదు తద్వారా ఎగువ అట్మాస్పియర్ లో ఓజోన్ కాన్సంట్రేషన్ క్షీణిస్తుంది మనం ఈ ఓజోన్ డిప్లీషన్ పొటెన్షియల్ ద్వారా సూచిస్తాము వివిధ రిఫ్రిజెరెంట్లు వివిధ రకాల ఓజోన్ డిప్లీషన్ పొటెన్షియల్ ని కలిగి ఉంటాయి మరియు ప్రాథమికంగా ఈ పరిశీలన కారణంగా మాత్రమే CFCలు మరియు HCFCలు వాటి ఆటం లో క్లోరిన్ను కలిగి ఉంటాయి అనగా క్లోరోఫ్లోరోకార్బన్ మరియు హైడ్రోక్లోరోఫ్లోరో కార్బన్లు దశలవారీగా తొలగించబడ్డాయి లేదా తొలగించబడుతున్నాయి హైడ్రోఫ్లోరోకార్బన్ వాటి మాలిక్యులర్ స్ట్రక్చర్ లో క్లోరిన్ కలిగి ఉండదు కాబట్టి వాటి ఓజోన్ డిప్లీషన్ పొటెన్షియల్ సున్నా కానీ అవి ఇప్పటికీ గ్లోబల్ వార్మింగ్పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి ఏదైనా రిఫ్రిజెరెంట్ని ఎంచుకునేటప్పుడు పరిగణించవలసిన విభిన్న పారామీటర్స్ ఇవి మనం పరిగణించవలసిన తదుపరి విషయం ఏమిటంటే రిఫ్రిజెరెంట్ల నేమింగ్ కన్వెన్షన్ అంటే మనం మాట్లాడుతున్న R 11 R 12 R 27 కానీ ఈరోజు మనకు టైం అయిపోయింది కనుక ఇక్కడి తో ఆపాలనుకుంటున్నాము తరువాతి ఉపన్యాసం లో మనం నేమింగ్ కన్వెన్షన్ గురించి మాట్లాడతాము ఆపై మనం వేపర్ కంప్రెషన్ మరియు తరువాత వేపర్ అబ్జార్ప్షన్ రిఫ్రిజిరేషన్ గురించి మాట్లాడతాము మనం కొన్ని ఇతర అంశాలకు వెళతాము కాబట్టి ఈ రోజు మనం ఐడియల్ స్టాండర్డ్ సాచురేటెడ్ సింగిల్ స్టేజ్ సైకిల్ గురించి మాట్లాడాము పూర్తి డేటా సెట్ను ఉపయోగించడం మరియు పరిమిత డేటాలో ఇది ఎలా ఉంటుందో విశ్లేషించడం ఎలాగో మనం చూశాము అప్పుడు మనం అసలు సైకిల్ గురించి మాట్లాడాము ఇక్కడ మనం ప్రెజర్ లాస్సెస్ రిఫ్రిజెరెంట్లు మొదలైనవాటిని కలిగి ఉండవచ్చు చివరగా మనం రిఫ్రిజెరెంట్ల గురించి ప్రత్యేకించి రిఫ్రిజెరెంట్ల యొక్క వివిధ వర్గాల గురించి మరియు రిఫ్రిజెరెంట్ ల ఎంపిక గురించి మాట్లాడాము రిఫ్రిజెరెంట్లకు పేరు పెట్టడం అనేది మనం మాట్లాడాలనుకున్న విషయం కానీ తర్వాతి తరగతిలో మనం ఆ అంశం నుండి ప్రారంభిస్తాము అప్పటి వరకు ఈ ఉపన్యాసాన్ని పునశ్చరణ చేయండి మరియు మీకు ఏవైనా సందేహాలు ఉంటే నాకు తిరిగి వ్రాయండి ధన్యవాదాలు